మానవ వనరుల నిర్వహణపై తరగతికి తిరిగి స్వాగతం ఈ రోజు అంతర్జాతీయ మానవ వనరుల నిర్వహణ గురించి మాట్లాడుదాము ఇక్కడ మూలాలు వున్నాయి బ్రిస్కో షులర్ మరియు క్లాజ్Briscoe Schuler and Claus పుస్తకం నుండి మనం కొంత తీసుకున్నాము గోమెజ్ మెజియా బెల్కిన్ మరియు కార్డిGomez Mejia Belkin and Cardyనుండి కొంచెం నేను మీకు పుస్తకం చూపిస్తాను బహుశా మీరు పుస్తకంపై ఒక నిమిషం దృష్టి పెట్టవచ్చు కాబట్టి ఇది నేను ఉపయోగిస్తున్న పుస్తకం ఇది మూడవ ఎడిషన్ మీరు దీని తరువాతి ఎడిషన్ కనుగొనగలిగితే మీరు దాన్ని పొందవచ్చు వివరాలు ఇక్కడ ఉన్నాయి ఇది రౌట్లెడ్జ్ పుస్తకం మరియు మీ ఉపన్యాసంలో ఈ భాగాన్ని ఈ పుస్తకం నుండి తీసుకున్నారు మనం ముందుకు వెళ్దాం వ్యాపారం యొక్క అంతర్జాతీయకరణ ఇప్పటివరకు మనం విస్తృత దృష్టికోణం నుండి మానవ వనరుల గురించి మాట్లాడుతున్నాము మానవ వనరులు ఏమిటో వారిని ఎలా మదింపు చేస్తారో మీకు తెలుసు మానవ వనరుల సిబ్బంది ఏమి చేస్తారో మీకు తెలుసు అన్నీ మేము చర్చిస్తున్నాము ఇప్పుడు దీని గురించి ప్రపంచ కోణం నుండి అంతర్జాతీయ కోణం నుండి మాట్లాడుదాం వ్యాపారం యొక్క అంతర్జాతీయకరణ అంతర్జాతీయ మానవ వనరుల నిర్వహణ గురించి మనం ముందు మాట్లాడాలి అంటే ఒకటి కంటే ఎక్కువ దేశాలలో వ్యాపారం కలిగి ఉండడం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి కాబట్టి సరిహద్దు మీదుగా వ్యాపారం ఎందుకు విస్తరించింది ఎందుకంటే పెరిగిన ప్రయాణం వేగవంతమైన మరియు విస్తృతమైన ప్రపంచ కమ్యూనికేషన్ మీరు ఇప్పుడు ఫోన్ను తీసుకొని ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా ఎవరితో అయినా మాట్లాడవచ్చు మీరు ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా కూర్చుని ఫేస్బుక్ ద్వారా మీ స్నేహితులతో చాట్ చేస్తారు మీరు వాట్సాప్ మొదలైనవి ఉపయోగిస్తున్నారు వేగవంతమైన అభివృద్ధి మరియు కొత్త సాంకేతిక పరిజ్ఞానం యొక్క బదిలీ జపాన్ కొరియా చైనా యుఎస్ లో టెక్నాలజీ వస్తుంది మరియు ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఏ సమయంలోనైనా తెలియజేయబడుతుంది ఇవి పాత రోజుల్లా లేవు అప్పుడు ప్రపంచంలోని మరొక ప్రాంతానికిసాంకేతిక పరిజ్ఞానం బదిలీ కావడానికి కొన్నిసార్లు సంవత్సరం కొన్నిసార్లు దశాబ్దాలు పట్టింది స్వేచ్ఛా వాణిజ్యం వాణిజ్య విధానాలు సరళీకరించారు కాబట్టి సరిహద్దు దాటి వ్యాపారం చేయడం సులభం ప్రజలు మరింత విద్యావంతులు అవుతున్నారు మరింత అవగాహన కలిగి ఉన్నారు వారికి తెలుసు ప్రపంచంలో ఏమి జరుగుతుందో మరియు వారు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో వారిపని యొక్క పరిధులను విస్తరించగలుగుతారు మీకు తెలుసు కాబట్టి అంటే మీకు తెలుసు కాబట్టి వారికి తమ క్షేత్రాల గురించి చాలా ఎక్కువ తెలుసు మరియు వారు ప్రపంచమంతటా వివిధ మార్గాల్లో జ్ఞానాన్నివిస్తరించవచ్చు లేదా వర్తింపజేయగలరు దీనికి అప్పుడు వలస మరొక కారణం వలస అంటే ప్రజలు జీవించడం పని చేయడం అధ్యయనం మొదలైనవి చేయడానికి వారు ముందుకు వెళ్ళడం సరిహద్దులు దాటి వెళ్లడం జ్ఞాన భాగస్వామ్యం మరొకటి జ్ఞానం పంచుకోవడం అంటే మీరు మీకు తెలిసినదానిని ఇతర వ్యక్తులతో పంచుకోవటం మేము నిరంతరం ప్రజలకు మనకు తెలిసిన మనం నేర్చుకున్న విషయాలను చెబుతాము వ్యయాలపై ఒత్తిడి వ్యాపారం యొక్క అంతర్జాతీయకరణకు దారితీసింది ఇవన్నీ గ్లోబల్ అవుట్సోర్సింగ్ ప్రక్రియ మీకు తెలుసా తక్కువ ఖరీదైన ప్రదేశాలకు బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ మరొకటి కొత్త మార్కెట్ల కోసం శోధించడం మరొకటి మీరు మీ స్వంత భౌగోళిక ప్రాంతంలో మార్కెట్లను ఖాళీ చేశారు మరియు మీరు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారు లేదా మీరు అభివృద్ధి చేసినవి ఇప్పుడు మీ స్వంత దేశంలో వాడుకలో లేవు మరియు ఇప్పటికీ ఇక్కడ ఆచరణీయమైన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి మీరు దానిని తీసుకోండి మరియు మీరు ఇతర ప్రదేశాలకు వెళ్ళండి లేదా మీరు మీ స్వంత దేశంలో ఇంకా ఎక్కువ ఉపయోగించని దానిని ప్రపంచంలోని మరొక భాగంలో ఎక్కువగా ఉపయోగ పడే దానిని అభివృద్ధి చేసారు కాబట్టి మీరు కొత్త మార్కెట్ల కోసం శోధిస్తారు సంస్కృతుల సజాతీయీకరణ సజాతీయీకరణ అంటే సారూప్యతను స్థాపించడం సజాతీయత సజాతీయత అంటే వివిధ పారామితుల ప్రకారం సారూప్యంగా వుండటం కాబట్టి మనం సంస్కృతుల సజాతీయీకరణ గురించి మాట్లాడేటప్పుడు అన్ని సరిహద్దులంతటా ఇలాంటి సంస్కృతులను కలిగి ఉన్న వ్యక్తుల గురించి మనం తప్పనిసరిగా మాట్లాడతాము ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఇలాంటి సంస్కృతులను కలిగి ఉన్న వ్యక్తులు మీకు తెలుసు ఉదాహరణకు మేము పిల్లలుగా ఉన్నప్పుడు కోక్ దేశంలో అంత తేలికగా అందుబాటులో లేదు అందుబాటులో ఉన్నది కాంపా నాకు గుర్తుంది కాంపా కోలా మీకు తెలుసా కోకాకోలా అప్పుడే దశలవారీగా ఉంది మరియు అది ఇంకా తిరిగి రాలేదు మరియు కాంపా కోలా స్థానిక బ్రాండ్ లేదా క్షమించండి కోకాకోలా మరియు పెప్సికి స్థానికంగా సమానమైనది మరియు మా తల్లిదండ్రులు కోకాకోలా రుచి చూశారు కానీ మాకు కాంపా కోలా కాంపా ఆరెంజ్ కాంపా నిమ్మకాయ మొదలైనవి అలవాటు పడ్డాయి ఆపై మీకు తెలుసా అది కాదు నా ఉద్దేశ్యం మాకు తెలియదు మాకు తెలుసు కొన్నిసార్లు మేము హాలీవుడ్ మూవీస్ ద్వారా చూసాము మనం చూస్తాము పశ్చిమాన ఏమి జరుగుతుందో ఇతర సినిమాలు ఇతర వార్తలు ఇతర దేశాలలో ఏమి జరుగుతుందో మనం చూస్తాము కానీ మాకు ఆ విషయాల ప్రాప్యత లేదు మా జీవన విధానాలు భిన్నంగా ఉండేవి మేము మాట్లాడిన విధానం భిన్నమైనది మేము తిన్నది భిన్నంగా ఉంది ఈ రోజుల్లో మీరు ఒక చిన్న పట్టణంలో సుదూర ప్రాంతంలో పిజ్జా దుకాణాన్ని కనుగొంటారు కాబట్టి పిజ్జా మరియు బర్గర్లు ఏమిటో అందరికీ తెలుసు అందరికీ తెలుసు కోక్ మరియు పెప్సి అంటే ఏమిటి మరియు నేను ఈ బ్రాండ్లను ప్రోత్సహించడానికి ప్రయత్నించడం లేదు నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తున్నాను సోడాస్ ఇలాంటి ఎరేటెడ్ పానీయాలు చాలా ప్రాచుర్యం పొందాయి మేము ఈ స్థానిక పాలరాయి పానీయాలు వాడాము మీకు తెలుసా మార్బుల్ హిందీలో ఉంది దీనిని కాంచా అంటారు ఇది ఈ గుండ్రని పాలరాయి గ్లాస్ మీకు తెలుసా ఒక గాజు పాలరాయి సహాయంతో నిండిన సీసాలు మూసివేయబడతాయి కాబట్టి వీటిని మార్కెట్లో కలిగి ఉండేవారు మరియు ఈ రోజుల్లో మీరు దానిని చాలా అరుదుగా కనుగొంటారు కానీ ఈ రోజుల్లో చాలా విషయాలు ప్రామాణికం చేయబడ్డాయి ఇవన్నీ ప్యాకెట్ చేసిన ఆహారాలు మీకు తెలుసా చిప్స్ మరియు పొరలు మరియు ఇది మరియు నా ఉద్దేశ్యం ఇవన్నీ వడకట్టబడ్డాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటిని వినియోగిస్తున్నారు కాబట్టి సంస్కృతి యొక్క సజాతీయీకరణ అంటే మన మార్గం మనం చేసే పనులన్నీ సరిహద్దులంతటా చాలా సారూప్యంగా ఉండటం సరే ఇ కామర్స్ ఎలక్ట్రానిక్ వాణిజ్యం కూడా వ్యాపార అంతర్జాతీయీకరణకు దారితీసింది అంతర్జాతీయ ధోరణి నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్న మరొక భావన అంతర్జాతీయ ధోరణి అంటే మనల్ని మనం ఎలా నిలబెట్టుకుంటాం మిగిలిన ప్రపంచానికి సంబంధించి మన గురించి మనం ఏమనుకుంటున్నామో అది అంతర్జాతీయ ధోరణి యొక్క ఒక మార్గం ఒక అంశం ఎథ్నోసెంట్రిజం నేనే అత్యుత్తమ వ్యక్తిని నా దేశం ఉత్తమమైనది నా సంఘం ఉత్తమమైనది నా సంఘం మీకు తెలుసా నేను ఏమి చేసినా నా సంఘం యొక్క ఉత్తమ ప్రయోజనాల చుట్టూ కేంద్రీకృతమై ఉండాలి దానిని ఎత్నోసెంట్రిజం అంటారు కాబట్టి నా జాతి మిగతా వాటి అన్నిటినీ మించి ప్రాధాన్యత కలిగినది మరొక మార్గం మరియు దీని అర్థం అంతర్జాతీయీకరణ లేదా ప్రపంచీకరణ మాకు ప్ప్రధానం కాదు దీని యొక్క ఇతర అంశం పాలిసెంట్రిజమ్ లేదా రెజియోసెంట్రిజమ్ వేర్వేరు దేశాలు వేర్వేరు ప్రాంతాలు వేర్వేరు ప్రాంతాలు ఉన్నాయని నేను అంగీకరిస్తున్నాను మరియు సమాన వెయిటేజీ ని ఇస్తాను భౌగోళిక సరిహద్దులకు సంబంధించినది భౌగోళిక కేంద్రం హెచ్ ఆర్ ఎమ్ యొక్క అంతర్జాతీయకరణ ఐ హెచ్ ఆర్ ఎమ్ అనేది అన్ని మానవ వనరుల నిర్వహణ కార్యకలాపాల అధ్యయనం మరియు అనువర్తనం ఎందుకంటే అవి మానవ వనరులను నిర్వహించే ప్రక్రియను సంస్థలలో ప్రపంచ వాతావరణంలో ప్రభావితం చేస్తాయి కాబట్టి అంతర్జాతీయ మానవ వనరుల నిర్వహణ పేరు సూచించినట్లుగా మానవ వనరుల నిర్వహణకు మానవ వనరుల నిర్వహణ సూత్రాలను సంస్థలలో ఒకటి కంటే ఎక్కువ దేశాలలోఅనువర్తించడం కాబట్టి సరే హెచ్ ఆర్ ఎమ్ మరియు బహుళజాతి సంస్థలకు సవాళ్లు బహుళజాతి సంస్థలు అనేవి ఆ పేరు సూచించినట్లు ఒకటి కంటే ఎక్కువ దేశాలలో ఉంటాయి కొన్ని సవాళ్లు ఏమిటంటే హెచ్ ఆర్ ఫంక్షన్ లోపల గ్లోబల్ మైండ్సెట్ను అభివృద్ధి చేస్తున్నారు ప్రజలు తాము ఒక దేశంతో మాత్రమే వ్యవహరించడం లేదని అర్థం చేసుకోవాలి ఎత్నోసెంట్రిక్ఆదర్శాలు గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీ గ్లోబల్ లేదా మల్టీనేషనల్ కంపెనీలో వర్తించవు ప్రతి ఒక్కరి ప్రయోజనాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి కోర్ హెచ్ఆర్ ప్రక్రియలు మరియు కార్యకలాపాల సమలేఖనం అనగా ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే కొత్త అవసరాలతో ఏకకాలంలో స్థానిక సమస్యలు మరియు అవసరాలకు ప్రతిస్పందిస్తూ ఉండటం కాబట్టి మనం ఎలా మొదటి సవాలు ఏమిటంటే ప్రతి ఒక్కరి ప్రయోజనాలు సమానంగా ముఖ్యమైనవి అని హెచ్ ఆర్ ప్రజలను ఒప్పించడం ఇది మాతృ సంస్థ లేదా మాతృ దేశం గురించి మాత్రమే కాదు ఇది ఆతిథ్య దేశం గురించి కూడా కాబట్టి ప్రతి ఒక్కరి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి ఇక్కడ రెండవ విషయం ఏమిటంటే మనం ప్రపంచవ్యాప్తంగా పోటీ పడాల్సిన అవసరం ఉంది కానీ మన స్థానిక అవసరాలను కూడా చూసుకోవాలి మేము స్థానిక సందర్భంలో ఉన్నాము ఈ కార్యాలయం ఒక చిన్న పట్టణంలో ఫిలిప్పీన్స్లో లేదా తైవాన్లో లేదా యునైటెడ్ కింగ్డమ్లో ఉండవచ్చు మరియు సంస్థ తన కార్యాలయాలను ప్రపంచవ్యాప్తంగా కలిగి ఉండవచ్చు సంస్థ భారతదేశంలో ఉండవచ్చు కానీ యుకెలో ఒక కార్యాలయం తైవాన్లో ఒక కార్యాలయం ఆస్ట్రేలియాAustraliaలో ఒక కార్యాలయం ఉజ్బెకిస్తాన్లో ఒక కార్యాలయం మరియు యునైటెడ్ స్టేట్స్లో ఒక కార్యాలయం ఉండవచ్చు కాబట్టి మీరు దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఉజ్బెకిస్తాన్లోని కార్యాలయానికి భిన్నమైన అవసరాలు ఉంటాయి ప్రజలు ఆ కార్యాలయంలో కూర్చుని వేరే అవసరాలను కలిగి ఉంటారు ఒక కార్యాలయంలో కూర్చున్న వ్యక్తులు ఉదాహరణకు యునైటెడ్ కింగ్డమ్ లో భిన్నమైన అవసరాలను కలిగి ఉంటారు కెన్యా లో ఒక కార్యాలయంలో కూర్చున్న ప్రజలు భిన్నమైన అవసరాలను కలిగి ఉంటారు ఆస్ట్రేలియాలోని కార్యాలయంలో కూర్చున్న వ్యక్తులు వేరే అవసరాలను కలిగి ఉంటారు కాబట్టి మీకు తెలుసా మీరు ఆ అవసరాలను ఎలా పరిష్కరిస్తారు కానీ వారు కూడా సంస్థ యొక్క ప్రపంచ లక్ష్యాలను సాధించగలిగే విధంగా వారు ప్రవర్తించవలసి ఉంటుంది కాబట్టి మీరు వీటి మధ్య సమతుల్యతను ఎలా సాధిస్తారు మరియు మీరు అందరినీ ఎలా సంతృప్తి పరుస్తారు అంతర్జాతీయ మానవ వనరుల నిర్వాహకుడికి ఇది ఒక పెద్ద సవాలు HR ఫంక్షన్లో ప్రపంచ సామర్థ్యాలు మరియు సమర్థతను మెరుగుపరచడం గ్లోబల్ సమస్యలతో వ్యవహరించే సామర్థ్యం గల ఉద్యోగులను మీరు ఎలా తయారు చేస్తారు లేదా మీరు హెచ్ ఆర్ సిబ్బందిని ఎలా సమర్థులుగా చేస్తారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఉద్యోగులతో వ్యవహరించడంలో మానవ వనరుల సిబ్బంది యొక్క సామర్థ్యాలను మీరు ఎలా పెంచుతారు ఇప్పుడు ఇది రేఖాచిత్రం నేను అనుకోను నేను దీనిని ఒక స్లైడ్లో ఉంచలేను కాబట్టి ఈ రేఖాచిత్రం ఈ పుస్తకంలో ఇక్కడ మీకు చూపిస్తాను కెమెరా ఉంటే దయచేసి రేఖాచిత్రంలో జూమ్ చేయవచ్చు కొద్దిగా మీరు దయచేసి జూమ్ చేయండి ధన్యవాదాలు కొద్దిగా కొద్దిగా జూమ్ అవుట్ చేయండి ధన్యవాదాలు అవును అది జూమ్ అవుట్ అవుతుంది కాబట్టి మీరు చూస్తారు ఇది అంతర్జాతీయ మానవ వనరుల నిర్వహణ కాబట్టి మీరు మాతృదేశమైన దేశం A లో ఉన్నారు సంస్థ X మాతృదేశంలో ఉంది సంస్థ X మాతృ దేశ పౌరులను C అనే దేశానికి పంపుతుంది సంస్థ X1 సంస్థ X యొక్క అనుబంధ సంస్థ మరియు ఈ మాతృ దేశ పౌరులు ఆతిధ్య దేశ జాతీయులతో సంభాషిస్తారు మీరు మీ సిబ్బందిని మాత్రమే కలిగి ఉండలేరు స్థానిక ప్రాంతం నుండి సిబ్బంది కూడా ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తులు C దేశంలోని ఆతిథ్య దేశ పౌరులతో వెళ్లి సంభాషిస్తారు ఈ ప్రజలు అక్కడికి వెళతారు వారు తమ పని చేస్తారు మరియు వారు వారి స్వదేశానికి తిరిగి వస్తారు మరియు ఈ విషయాలన్నీ మీరు సంస్థ X లో కూడా ప్రవాసులను కలిగి ఉండవచ్చు మీరు ఇతర దేశాల ప్రజలను కలిగి ఉండవచ్చు కాబట్టి వీరు మూడవ దేశ పౌరులు మరే దేశమైనా కార్యాలయం లేని చోట ఎక్కడ అయినా కానీ సమర్థులు ఉన్నారు వారు ఇక్కడకు వస్తున్నారు కాబట్టి మీకు ప్రవాసులు ఉంటారు మీకు విధానాలు ఉంటాయి ఆ సంస్కృతి ఆతిథ్య దేశం మాతృ దేశ పౌరులు లోపలివారు ఇతర దేశ జాతీయుల కలయికగా ఉంటుంది మరియు మీరు ఇక్కడ ఒక బహుళజాతి ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉండాలి ఇప్పుడు దీనిని చూద్దాం సంస్థ X ఇది సంస్థ Y1 సంస్థ Y ఆ మాతృ దేశంలో మరొక సంస్థ ఇది విదేశీ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ మరియు సంస్థ z ఒక దేశీయ సంస్థ మాతృదేశంలో ఇది ఒక పరిశ్రమ ఇప్పుడు కంట్రీ బి ఈ మాతృ దేశం వెలుపల మరొక దేశం ఇక్కడ సంస్థ వై తన ప్రజలను పంపుతుంది ఇది విదేశీ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఇది తన ప్రజలను ఈ దేశానికి పంపుతుంది మరియు మాతృదేశ పౌరులు ఈ దేశం నుండి Y సంస్థకి Y కి వస్తారు కాబట్టి ఈ వ్యక్తులు సంస్థ Y సంస్కృతికి దోహదం చేస్తున్నారు సంస్థ Y నుండి దేశం B నుండి ప్రజలు సంస్థ Y కి వస్తున్నారు ఇక్కడ స్థానికంగా మరియు విదేశాలలో జన్మించిన పౌరులు ఉన్నారు కాబట్టి మాతృదేశంలో పౌరులను కలిగి వుండవచ్చు మీరు స్థానికంగా జన్మించిన నిపుణులను కలిగి ఉండవచ్చు మీరు విదేశీ జన్మించిన నిపుణులను కలిగి ఉండవచ్చు వీరు దేశం A లో పనిచేస్తూ సంస్థ X యొక్క పనికి దోహదం చేయవచ్చు సంస్థ Z1 యొక్క పనికి దోహదం చేయవచ్చు సంస్థ Y1 యొక్క పనికి దోహదం చేయవచ్చు అదేవిధంగా మూడవ దేశ పౌరులలో మీరు కలిగి వున్న ప్రజలు సంస్థ X1యొక్క పనికి దోహదం చేయవచ్చు సంస్థ X1 ఇది సంస్థ X యొక్క అనుబంధ సంస్థ మరియు మీరు సంస్థను కలిగి ఉండవచ్చు క్షమించండి సంస్థ Y1 సంస్థ Y యొక్క అనుబంధ సంస్థ ఇవి ఆ దేశాల వెలుపల వుంటాయి కాబట్టి ఈ వ్యక్తులు ఇక్కడకు వస్తున్నారు మూడవ దేశ పౌరులు వలస వస్తున్నారు సంస్థ Y కి వలసపోతున్నారు కాబట్టి వారు ఇక్కడ సహకరిస్తున్నారు ఇది ఒక దేశీయ సంస్థ ఇక్కడ మీరు వలస వచ్చిన వారిని కలిగి వుండవచ్చు ఇక్కడే జన్మించిన విదేశాలలో జన్మించిన మరియు పౌరులు ఈ సంస్థ యొక్క పనికి తోడ్పడతారు మరియు మానవ వనరుల వ్యక్తిగా పరిశ్రమలో మీరు సంస్థ X తో పనిచేస్తుంటే మీరు సంస్థ Y లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి మీరు సంస్థ Z లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి మరియు మీరు సంస్థ Y మరియు Z మరియు వాటి అనుబంధ సంస్థలతో పోటీ పడాలి మరియు ఈ మొత్తం సంక్లిష్ట విధులను మీరు తెలుసుకోవాలి ఇతర దేశాల నుండి వస్తున్న ప్రజలు ఉన్నారు ఇతర దేశాలకు తిరిగి వెళుతున్న ప్రజలు ఉన్నారు నా ఉద్దేశ్యం ఇది చాలా చాలా చాలా క్లిష్టమైనది మునుపటి ఉపన్యాసంలో నేను మీకు చెప్పాను ఒక ప్రాంతం ఒక క్షేత్రం దీనిలో మేము పెద్ద సంఖ్యలో విదేశీ పౌరులను నియమించాము ఇది విమానయాన పరిశ్రమ మనకు వున్న ఒక సంఖ్య ఇతర దేశాల నుండి ప్రత్యేకించి ప్రైవేటు యాజమాన్యంలోని విమానయాన సంస్థలలో భారతదేశంలో గణనీయమైన సంఖ్యలో పైలట్లు ఉన్నారు మరియు ఈ మోడల్ నిజంగా పరిస్థితులకు వర్తిస్తుంది వాస్తవానికి ఇతర పరిశ్రమలు కూడా ఉంటాయి కాబట్టి మీకు తెలుసు ఒక మానవ వనరుల వ్యక్తిగా మీరు అర్థం చేసుకోవాలి ఈ మొత్తం వ్యక్తుల కలయికలో ఎవరైనా మీ సంస్థలో ఉద్యోగం పొందవచ్చు మరియు మీరు వారితో ఎలా వ్యవహరిస్తారు వారి ఆసక్తులను మీరు ఎలా చూసుకుంటారు ఏదో ఒకటి మీరు చాలా తీవ్రంగా ఆలోచించాలి ఐ హెచ్ ఆర్ ఎమ్ అభివృద్ధి దేశ ఎంపిక మీరు ఎలా అభివృద్ధి చేస్తారు కాబట్టి మీరు ఈ దేశాలలో చాలా జాగ్రత్తగా మీరు ఎక్కడ నుండి ఉద్యోగులను పొందవచ్చో ఎన్నుకోండి లేదా ఆఫీసు ఎక్కడికి వెళ్ళవచ్చు అప్పుడు అంతర్జాతీయ మానవ వనరుల నిర్వహణ విధుల అభివృద్ధిలో గ్లోబల్ సిబ్బంది అవసరం కనిపిస్తుంది నియామకం మరియు ఎంపిక ఆ కావాల్సిన ప్రక్రియలు మీరు ఎలా ఎంపిక చేస్తారు ఎవరు అంత బాగా పని చేయలేరని మీరు అనుకొని ప్రజలను ఫిల్టర్ చేస్తారు పరిహారం మరొక సమస్య మాతృ దేశం విధానాలు మరియు విధానాల యొక్క ప్రామాణీకరణ లేదా అనుసరణ మరొక సమస్య మరియు మేము వీటన్నిటి గురించి మాట్లాడుతాము బహుశా తరువాతి ఉపన్యాసం అంతర్జాతీయ మరియు దేశీయ HRM మధ్య తేడాలు అంతర్జాతీయ HRM లో మరిన్ని HR విధులు మరియు కార్యకలాపాలు అవసరం అంతర్జాతీయ మానవ వనరుల నిర్వహణలో కార్యాచరణలో దృక్పథంలో విస్తృత నైపుణ్యం అవసరం ప్రజల జీవితాలలో ఎక్కువ ప్రమేయం ఉంది ఎందుకంటే ప్రజలు వివిధ దేశాల నుండి వస్తున్నారు మీరు వారి సంక్షేమం చూసుకోవాలి మీరు చూసుకోవాలి వారి బస వారి ఆరోగ్య సౌకర్యాలు వారి వీసాలు వారి వలస స్థితి స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండటం స్థానిక వ్యవస్థలకు అనుగుణంగా ఆచారాలు మొదలైనవి విభిన్న సంస్కృతుల నుండి వివిధ దేశాల నుండి వివిధ అవసరాలతో వచ్చిన ఉద్యోగుల విస్తృత మిశ్రమం యొక్క నిర్వహణ అత్యవసర పరిస్థితుల్లో వారి స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఎవరు కోరుకుంటారు అత్యవసర పరిస్థితుల్లో వారి స్వదేశాని కదిలి వెళ్లాలని ఎవరు కోరుకుంటారు స్థానిక ఉద్యోగుల విషయంలో ఇది ఉండదు కాబట్టి ఇలాంటి అంశాలు మరియు ఈ రకమైన కార్యకలాపాలలో ఎక్కువ ప్రమాదం ఉంది సాధారణ కారణంతో ప్రజలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చారు మరియు వారి పని మరియు వారి వారి చర్యల యొక్క తప్పు లేదా ఒప్పు కొంతవరకు వారి దేశ చట్టాల ప్రకారం వుంటాయి కాబట్టి వారి జాతీయత వారు ఎలా చేయగలరు మరియు ఎలా వ్యవహరించాలి మరియు విధానాలు ఎలా రూపొందించబడతాయనే దానిపై ప్రభావం చూపుతుంది అంతర్జాతీయ సంస్థ వ్యూహం మరియు నిర్మాణాన్ని సృష్టించడం ప్రపంచ వాతావరణంలో సంస్థలకు కొన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి మొట్టమొదటిది స్థానిక మార్కెట్ వ్యత్యాసాలను అందుకోవడం మొదటి అవకాశం స్థానిక మార్కెట్లకు మరియు మీ స్వదేశంలో ఉన్న మార్కెట్లకు అనుగుణంగా వున్న తేడాలను మీరు అందుకుంటే మీరు చాలా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల తరహా ఆదాలను దోపిడీ చేయడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పరిధి లోని ఆదాలను దోపిడీ చేయడం కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల తరహా ఆదాలు అనగా ఒకే వస్తువును పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పరిధి లోని ఆదాలు అంటే అధిక సంఖ్యలో వివిధ రకాల వస్తువులను కలిగి ఉండటం ఉదాహరణకు భారతదేశంలో బర్గర్ బంగాళాదుంప పట్టీని కలిగి ఉంటుంది వెజ్జీ బర్గర్ నిజానికి బంగాళాదుంప పట్టీ కాబట్టి అది భారతదేశం వెలుపల ఏదో కాదు లేదా బహుశా మీరు కొన్ని చోట్ల చికెన్ టిక్కా బర్గర్ కలిగి ఉండవచ్చు ఇది భారతదేశానికి చాలా ప్రత్యేకమైనది ఆచారి చికెన్ బర్గర్ మీకు తెలుసు కాబట్టి ఇది ఇప్పటికీ బర్గర్ స్టఫ్ తో ఇది స్థానిక అభిరుచికి చాలా చాలా సరిపోతుంది జలపెనో బర్గర్ ఇక్కడ చాలా చాలా ప్రశంసించబడదు కానీ ఎక్కువ ప్రశంసించబడుతుంది ఒక సాల్మన్ బర్గర్ ఉదాహరణకు భారతదేశంలో ప్రశంసించబడదు మీరు ఇక్కడ సాల్మన్ను కనుగొనలేరు కానీ మీరు ఖచ్చితంగా చికెన్ను కనుగొనవచ్చు మరియు మీరు దానిని ఇక్కడ కలిగి ఉండవచ్చు కాబట్టి ఈ విషయాలు కాబట్టి ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపరిధిలో ఆదాలను దోపిడీ చేయడం మరియు మీకు తెలుసా మీరు మీ బర్గర్ యొక్క పరిధిని విస్తృతం చేస్తున్నారు మీరు స్థానిక భోజనం కూడా వడ్డించడం ప్రారంభించవచ్చు ఉదాహరణకు భారతీయ అనుబంధ సంస్థలలో విదేశీ పాశ్చాత్య ఫాస్ట్ ఫుడ్ గొలుసులలో బిర్యానీ వడ్డిస్తారు కాబట్టి అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క విస్తరణ లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పరిధిలో ఆదాలను దోపిడీ చేయడం స్థానిక మార్కెట్ల అవసరాలకు తగినట్లుగా మీరు పరిధిని విస్తరిస్తారు కార్యకలాపాలు మరియు వనరుల కోసం ఉత్తమ ప్రదేశాలను పట్టుకోవడడం ప్రపంచంలోని ఎక్కడైనా మీకు అందుబాటులో ఉన్న ఉత్తమమైన ప్రదేశం కోసం ప్రపంచీకరణ మీకు ఒక వేదికను ఇస్తుంది వివిధ ప్రాంతాల మధ్య జ్ఞానం మరియు అనుభవ బదిలీని గరిష్టీకరిస్తుంది మీరు ఒక ప్రదేశం నుండి ఒక విషయం నేర్చుకుంటారు మరియు మీరు వెళ్లి దాన్ని తీసుకొని మరొక ప్రదేశంలో ఆచరిస్తారు బహుళజాతి సంస్థలు ఎలా అభివృద్ధి చెందుతాయి ఇక్కడ మొదటి దశ పరిణామం కాబట్టి భౌగోళిక వ్యాప్తి మీకు తెలుసు ఇక్కడ మొదటి దశ కాబట్టి క్షమించండి ఎలా బహుళజాతి సంస్థలు ఏవిధంగా ఎలా అభివృద్ధి చెందుతాయి అవి మొదట దేశీయ మార్కెట్లలో స్థాపించబడతాయి ఆపై వారు అంతర్జాతీయ మార్కెట్లకు వెళతారు అంటే వారు తమ సొంత సంస్థలోనే ప్రధాన కార్యకలాపాలను ఉంచుతారు వారు తమ ఉత్పత్తులను మరియు సేవలను స్వదేశానికి వెలుపల మార్కెట్ చేస్తారు కానీ ఈ వస్తువులు స్వదేశంలో తయారు చేయబడతాయి వారికి అక్కడ కార్యాలయాలు లేవు కాబట్టి ప్రతిదీ స్వదేశంలో కేంద్రంగా నియంత్రించబడుతుంది దేశీయ మరియు అంతర్జాతీయ మధ్య వ్యత్యాసం ఇది మీరు బహుళజాతికి వెళ్ళినప్పుడు మీరు వివిధ దేశాలలో కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు కానీ అవన్నీ అదే పని చేస్తున్నాయి కాబట్టి అది బహుళజాతి అప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళండి అంటే మీరు అదే విషయాన్ని అదే పద్ధతిలో కొనసాగిస్తున్నారు కొన్ని స్వల్ప మార్పులు జరుగుతున్నాయి కొన్ని స్వల్ప అనుసరణలు జరుగుతున్నాయి కాబట్టి మీరు తరహా ఆదాలను విస్తరిస్తారు మీరు నిజంగా పరిధి లోని ఆదాలను విస్తరించడం గురించి పని చేయరు లేదా వెళ్లరు లేదా పరిధి లోని ఆదాలను అంతగా దోపిడీ చేయరు బహుళజాతిలో ఇది ఒక తరహా మాత్రమే గ్లోబల్ లో ఇది కొంచెం పరిధి మేము మరో దేశానికి వెళ్ళినప్పుడు మేము ఒక దేశంలో ఒక పని చేస్తాము మరొక విషయం మరొక దేశం ఉదాహరణకు మీరు ఆటోమోటివ్ తయారీదారు కాబట్టి భూమధ్యరేఖ దేశాలలో మీ సంస్థ మోటరైజ్డ్ ద్విచక్ర వాహనాలు తయారీ చేయవచ్చు మరియు లేదా ఉష్ణమండల దేశాలలో మీరు మోటరైజ్డ్ ద్విచక్ర వాహనాలు స్కూటర్లు మోటారుబైక్లు మోపెడ్లు మొదలైనవి తయారీ చేయవచ్చు మరియు వాటిని అమ్మడం మరియు యూరప్లో లేదా చెప్పండి ఆస్ట్రేలియా లేదా యునైటెడ్ స్టేట్స్ లో మీరు తయారు చేయవచ్చు లేదా ఉత్తర అమెరికా ఖండంలో మీరు ఎస్యూవీలు సబర్బన్ వాహనాలు తయారు చేయవచ్చు కాబట్టి అదే సంస్థ అవును మీరు ఆటోమొబైల్స్ తయారు చేస్తున్నారు అయితే మీకు తెలుసా మీరు మోటరైజ్డ్ వాహనాల యొక్క పెద్ద భిన్నమైన వైవిధ్యాన్ని తయారు చేస్తున్నారు కాబట్టి ఇది ఇకపై ద్విచక్ర వాహనాలే కాదు మీరు వేరే దేశంలో నాలుగు చక్రాల వాహనాలను తయారు చేయవచ్చు కానీ అదే బ్రాండ్ కింద కాబట్టి అది అంతర్జాతీయంగా సాగుతోంది అప్పుడు ఎగుమతి ద్వారా అంతర్జాతీయీకరణ మరొకటి కాబట్టి మీకు మొదట మీకు తెలుసు కాబట్టి మీరు మీ బహుళజాతి సంస్థను అభివృద్ధి చేస్తారు తరువాత మీరు ఎగుమతి ద్వారా అంతర్జాతీయం చేయండి అప్పుడు మీరు అంతర్జాతీయ విభాగం లేదా ప్రపంచ ఉత్పత్తుల విభాగానికి వెళ్లండి అప్పుడు మీరు బహుళ దేశ లేదా బహుళ దేశీయ వ్యూహానికి వెళ్లండి అప్పుడు ప్రాంతీయకరణ మీరు దశలవారీగా మరియు వేర్వేరు ప్రాంతాలను కలిగి ఉన్నారు విభిన్న విషయాలకు అనుగుణంగా ఉంటారు అప్పుడు మీకు విశ్వ సంస్థ ఉంది బహుళజాతి సంస్థ మరొకటి అప్పుడు తదుపరి దశ విశ్వవ్యాప్తంగా జన్మించటం ఒక సంస్థ ఏర్పాటు చేయబడింది కాబట్టి మీరు ఒక సంస్థను ఒక ఆలోచనతో ప్రారంభించండి లేదా మీరు ఒక సంస్థను అనేక దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభిస్తారు కాబట్టి అది విశ్వసంస్థ గా జన్మించినది ప్రపంచవ్యాప్తంగా ఏకీకృత సంస్థను మీరు ప్రారంభింస్తే వివిధ దేశాలలో వేర్వేరు కార్యకలాపాలు మరియు వాటిని ఒకదానితో ఒకటి కలిసి వుంటాయి కాబట్టి బహుళజాతి సంస్థల అభివృద్ధిలో ఇవి వేర్వేరు దశలు అంతర్జాతీయ వ్యాపారంలోకి ప్రవేశించడానికి ఎంపిక ప్రపంచంలో అంతర్జాతీయ వ్యాపారంలోకి మీరు ఎలా ప్రవేశిస్తారు కాబట్టి మీరు లైసెన్సింగ్ మరియు ఉపఒప్పందం ద్వారా చేయవచ్చు ఉదాహరణకు మీరు ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ యొక్క ఫ్రాంచైజీని తీసుకుంటారు మరియు మీ దేశంలోనే మీకు ఇది ఉంది అవుట్సోర్సింగ్ అంటే మీరు మీ కార్యకలాపాలను మీ దేశం నుండి తీసుకుంటారు మరియు మీరు వాటిని మీ స్వదేశీ సరిహద్దు వెలుపలకు తీసుకు వెళతారు అవుట్సోర్సింగ్ అంటే మీరు మీ దేశంలోని కార్యకలాపాలను తీసుకొని వాటిని ఎక్కడ మీరు తక్కువ శ్రమను లేదా ఎక్కువ నైపుణ్యం కలిగిన శ్రమను కనుగొంటారో లేదా మీకు తెలుసా మంచి సౌకర్యాలు వుంటాయో ఆ ప్రదేశానికి తీసుకెళ్లడం కాబట్టి మీరు దానిని మీ సంస్థ నుండి తీసుకోండి అది అవుట్సోర్సింగ్ ఆఫ్ షోరింగ్ అంటే మీ సంస్థ యొక్క కార్యకలాపాలను సరిహద్దులు దాటించి మరొక దేశానికి ఒక భాగం తీసుకు పోవడం లేదా కొన్ని కార్యకలాపాలను తీసుకు పోవడం కాబట్టి మనకు ప్రపంచంలో ఈ వ్యాపార ప్రక్రియ అవుట్సోర్సింగ్ సంస్థలు ఉన్నాయి అంటే మీకు తెలుసు భారతదేశం వంటి చౌకైన ప్రదేశాలుగా పిలవబడేవి కాబట్టి అది ఆఫ్ షోరింగ్ మీరు పూర్తి యాజమాన్యంగల అనుబంధ సంస్థలను కలిగి ఉండవచ్చు మీరు హరిత క్షేత్రాలను కలిగి ఉండవచ్చు పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ కలిగి ఉండటానికి ఉన్న వివిధ మార్గాలు ఒకటి హరిత క్షేత్రం అంటే మీరు మొదటి నుండి అనుబంధ సౌకర్యాలను నిర్మించడానికి బహిరంగ క్షేత్రాన్ని పొందుతారు మీరు చెబుతారు సరే నేను ఏదో ఒక ప్రదేశంలో ఒక ఫ్యాక్టరీని తెరుస్తాను మరియు మీకు భూమి ఉన్నది మీ అవసరాలకు అనుగుణంగా మీరు మీ ఫ్యాక్టరీని డిజైన్ చేస్తారు మీరు మీ అవసరాలకు అనుగుణంగా మీ సెటప్ను డిజైన్ చేస్తారు మరియు మీరు మీ అవసరాలకు అనుగుణంగా పనులు చేస్తారు గ్రీన్ ఫీల్డ్ విధానం అది బ్రౌన్ఫీల్డ్ విధానం మీరు భవనాలను కొనుగోలు చేస్తారు మరియు మీరు ఆ భవనాలలో మీ అవసరాలకు అనుగుణంగా సెటప్ను స్వీకరిస్తారు ఆపై దీన్ని చేయటానికి మరొక మార్గం ఏమిటంటే మీరు ఇప్పటికే ఉన్న సంస్థలను సంపాదించుకుంటారు మరియు మీరు వాటిని విచ్ఛిన్నం చేస్తారు లేదా మీరు వాటిని కొద్దిగా భిన్నమైన పద్ధతిలో నిర్వహిస్తారు కాబట్టి ఇది పూర్తి యాజమాన్యంలోని అనుబంధ వ్యూహం విలీనాలు మరియు స్వాధీనాలు మీరు తీసుకోండి విలీనం అంటే రెండు కంపెనీలు కలిసి రావడం సముపార్జన అంటే మీరు మరింత శక్తివంతమైన సంస్థ మీరు బలహీనమైన సంస్థను స్వాధీనం చేసుకుంటారు మరియు దాన్ని మీ కంపెనీలోకి విలీనం చేసుకుంటారు అంతర్జాతీయ జాయింట్ వెంచర్లుమరొకటి అంతర్జాతీయ జాయింట్ వెంచర్లు విలీనాల కంటే కొద్దిగా భిన్నంగా ఉంటాయి మీరు కలిసి ఏదో చేస్తారు మీరు ఒక సాధారణ ప్రాజెక్ట్లో పని చేస్తారు కాబట్టి ఇది అంతర్జాతీయ జాయింట్ వెంచర్ మీరు వ్యూహాత్మక పొత్తులు కలిగి ఉండవచ్చు ఉదాహరణకు ఒక విషయం కోసం చెప్పండి మీ పని యొక్క ఒక అంశాన్ని మరొకరితో కలిసి చేస్తారు మీకు భాగస్వామ్యం ఉండవచ్చు మరియు మీరు కన్సార్టియాను కలిగి ఉండవచ్చు ఇక్కడ చర్చలు కొనసాగుతాయి మీకు తెలుసా ఆలోచనలు తెరిచి ఉంచబడతాయి మరియు ఆలోచనల ఆవిష్కరణ జరుగుతుంది మరియు మీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కలిసిపోతారు మాక్విలాడోరస్ ఒక మెక్సికన్ పదం ఇది విదేశీ అనుబంధ సంస్థ యొక్క ప్రత్యేక రూపం ప్రత్యేక లక్షణాలతో విదేశీ తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు ఒక సంస్థ ఉంది మరియు మీరు ప్రయత్నించరు మరియు శిక్షణ ఇవ్వరు లేదా విదేశస్థులను కలిగి ఉంటారు మీ సంస్థకు అనుగుణంగా మార్చుకుంటారు మీరు పనులు చేసే మార్గం ద్వారా మీరు స్వీకరిస్తారు మీరు దీన్ని సులభతరం చేస్తారు కాబట్టి వారి క్రొత్త సెట్టింగులలో వారిని చాలా సౌకర్యంగా ఉంచటానికి మీకు కొంత మార్గం ఉంది మరియు మీ సంస్థలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి ప్రపంచ వ్యాపారం కోసం బహుళజాతి సంస్థలను ఎలా నిర్వహించాలో ప్రభావితం చేసే అంశాలు సంస్థ అనుసరించే వ్యూహం సంస్థ ఎలా వుండాలో ప్రభావితం చేస్తుంది సంస్థ యొక్క లక్ష్యాలు మరొకటి మీరు పని చేసే పర్యావరణం మీరు ఏమి చేస్తారు ఎలా చేస్తారు మీరు మీరే ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో లక్ష్యాలు నిర్ణయిస్తాయి మీకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ వివిధ ప్రదేశాలలో లభించే టెక్నాలజీ తేడాను నిర్ణయిస్తాయి ప్రజలు ప్రజల నేపథ్యం శిక్షణ మొదలైనవి సంస్థ యొక్క పరిమాణం మీరు ప్రపంచ వ్యాపారం కోసం ఎలా నిర్వహించాలో కూడా ప్రభావం చూపుతుంది మీరు దీన్ని చేస్తారో లేదో మరియు మీరు దీన్ని ఎలా చేస్తారు ప్రపంచ వ్యాపారం కోసం MNE ఎలా నిర్వహించాలో ప్రభావితం చేసే అంశాలు ఇక్కడ మరికొన్ని అంశాలు సంస్థ యొక్క రూపాలు మరియు అంతర్జాతీయ అభివృద్ధి దశలు అంతర్జాతీయ అభివృద్ధిలో మీరు ఏ దశలో ఉన్నారు సరిహద్దు సమన్వయం మొత్తం సంస్థ వ్యూహానికి ఎంత వరకూ అవసరం కాబట్టి కావలసిన ప్రామాణీకరణ కేంద్రీకరణ డిగ్రీ వర్సెస్ ఆమోదయోగ్యమైన మరియు అవసరమైన స్థానికీకరణ మరియు వికేంద్రీకరణ యొక్క డిగ్రీ కాబట్టి ఎంత సమన్వయం ఉంది ఆర్థిక ప్రక్రియలో ఆతిధ్య ప్రభుత్వాల ప్రమేయం యొక్క స్వభావం వారు ఎంత వరకు నియంత్రిస్తారు వారు మీకు చెప్తున్నారా కనీస జీతం ఎంత లేదా MNE యొక్క వ్యాపార కార్యకలాపాల వైవిధ్యం మరియు సంక్లిష్టత మరొక అంశం ఇది ప్రపంచ వ్యాపారం కోసం మీరు ఎలా నిర్వహించాలో ప్రభావితం చేస్తుంది కాబట్టి అంతర్జాతీయ ప్రమేయం యొక్క కొన్ని దశలు నేను ఈ తరగతి ప్రారంభంలో ఇంతకు ముందే మీకు చెప్పినట్లుగా నేను మీకు చెప్పినదాని యొక్క ఒక విధమైన ముగింపు లేదా పునర్విమర్శ మరియు అంటే మొదటి దశ మీకు ప్రధానంగా దేశీయ మార్కెట్ ఉంది రెండవ దశ విదేశాలను చేర్చడానికి మీరు మీ మార్కెట్ను విస్తరిస్తారు కానీ మీ ఉత్పత్తిని దేశీయ సరిహద్దుల్లో ఉంచండి మూడవ దశ సంస్థ భౌతికంగా దాని కార్యకలాపాలు కొన్ని స్వదేశానికి వెలుపల తరలిస్తుంది మరియు నాలుగవ దశలో మీరు అసెంబ్లీ మరియు ఉత్పత్తి సౌకర్యాలతో అనేక దేశాలలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పూర్తి స్థాయి బహుళజాతి సంస్థగా మారతారు మరియు ఇక్కడే మేము ఇప్పుడు ఆగిపోతాము మేము తదుపరి తరగతిలో ప్రపంచ ఉపాధి చట్టం పారిశ్రామిక సంబంధాలు మరియు అంతర్జాతీయ నీతి గురించి మాట్లాడతాము కాబట్టి విన్నందుకు చాలా ధన్యవాదాలు మరియు నేను తదుపరి ఉపన్యాసంలో మిమ్మల్ని చూస్తాను